వచనములో మీరు ఉపయోగించిన సూచనల గ్రంథ మూలములను గ్రంథ మూలముల పట్టికలో జోడించడానికి మైక్రోసాఫ్ట్ వర్డ్ను ఎలా ఉపయోగించాలో క్లుప్తముగా ఇక్కడ ప్రతిపాదిస్తున్నాను ఇక్కడ మైఫోల్డర్లో నేను ఒక డాక్ ఫైల్ను కలిగి ఉన్నాను ఇందులో ఈ ప్రయోజనాన్ని ప్రదర్శించడానికి నేను ఒక కథనాన్ని కలిగి ఉన్నాను మరియు నా వద్ద రిఫరెన్సెస్ ని కలిగి ఉన్న బిబ్ ఫైల్ ఒకటి ఉంది దీనిని మేము సాహిత్య సర్వేను ఉపయోగించి సేకరించాము బిబ్ ఫైల్ నందు రిఫరెన్సెస్ ఎలా ఉంటాయో చూడటానికి బిబ్ ఫైల్ ని తెరుద్దాం మరియు బిబ్ ఫైల్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ ఫైల్ యొక్క ఆకృతిని బిబ్ టెక్స్ట్ నుండి ఎక్స్ ఎం ఎల్ కి మార్చటానికి ఫైల్ ని క్లిక్ చేయండి ఎక్స్పోర్ట్ ని నొక్కండి ఆపై మైక్రోసాఫ్ట్ 2007 ఎక్స్ ఎం ఎల్ ఫార్మాట్ ను ఎంచుకోండి ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యొక్క తదుపరి సంస్కరణలకు కూడా అనుకూలంగా ఉంటుంది ఆపై మనము ఆ ఫైల్ ని మనకు నచ్చిన చోట సేవ్ చేస్తాము అయితే మీరు గుర్తించగలిగే ప్రదేశంలో దీనిని సేవ్ చేసుకోవాలి నేను ఏదైతే పత్రాన్ని ఎంచుకున్నానో అందులోనే నేను సేవ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు XML ఫైల్ అదే ఫోల్డర్లోకి రావటం మీరు చూడగలరు మీరు అది ఎలా ఉందో చూడటానికి నోట్ప్యాడ్ ఉపయోగించి తెరవవచ్చు ఇది ప్రాథమికంగా స్వచ్ఛమైన టెక్స్ట్ ఫైల్ ఇది నేరుగా సవరించడానికి అనుకూలంగా ఉండకపోవచ్చు కానీ దీనిని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉపయోగించి గ్రంథ పట్టిక మూలంగా తెరవచ్చు ఇప్పుడు మనం వ్రాసిన వర్డ్ ఫైల్ ను తెరుద్దాం ఇక్కడ ఒక వ్యాసం ఉంది ఇక్కడ శీర్షిక ఉంది రచయిత పేరు ఆపై కొన్ని వివరాలు వ్రాస్తారు మనము ఇప్పుడు గ్రంథ పట్టిక ఈ వనరులను జోడించాలి కాబట్టి మనం ఇప్పుడు చేయవలసింది ఏమిటంటే మొదటగా మనము రిఫరెన్సెస్ ట్యాబ్కు వెల్దాము అందులో మేనేజ్ సోర్సెస్ ని ఎంచుకొని మనము అనుకున్న ఫైల్ ని అప్ లోడ్ చేయటానికి బ్రౌజ్ ను ఉపయోగించండి మరియు మన ఫైల్ ఇక్కడ ఉంది ఆపై ఎక్స్ ఎం ఎల్ ఫైల్ ని ఎంచుకోండి సరేనా ఆపై అన్ని సూచనలు ఎడమ చేతి వైపు గల పేన్లో రావటం గమనించగలరు మనము అన్నింటినీ ఎంచుకోవడానికి కంట్రోల్ బాణం కీ ని నొక్కి ఆపై వాటిని ప్రస్తుత జాబితాకు పంపడానికి కాపీ బటన్ ని క్లిక్ చేస్తే ఆ సూచనలు కూడి చేతి పైపు గల పేన్లో కి వస్తాయి ఆ తర్వాత ఈ డైలాగ్ ని మూసివేయండి ఇక ఇప్పుడు మనము సూచనలను పత్రములో చొప్పించడం ప్రారంభించవచ్చు ఎక్కడ చొప్పించాలనుకుంటున్నారో గుర్తించి తదనుగుణంగా సరైన సూచనలను చొప్పించండి మరియు మనం కోరుకునే ఏ ప్రదేశంలోనైనా చొప్పించవచ్చు కాబట్టి మనము దానిని ఒక కామాతో చేస్తాము సరే ఆపై మరొక సూచన కూడా మనము ఇక్కడ చొప్పించాము సరే కాబట్టి మనం ఈ విధముగా కొనసాగేటప్పుడు మన మూలంలో ఎన్ని సూచనలు ఉన్నాయో వాటిని అన్నింటినీ చొప్పించవచ్చు మరియు ఈ సూచనలను దిగువన ఉన్న జాబితాకి జత చేయటం ఎలా ఇది చాలా సులభం పత్రం యొక్క చివరి పుట కి వెళ్ళండి అక్కడ గ్రంథ పట్టిక మరియు సూచనలను చొప్పించండి మరియు ఇక్కడ పత్ర సూచనలు వచ్చాయి గమనించగలరు ఇప్పుడు దీనిని మనము మూసివేసే ముందు ఉపయోగించని సూచనలు తొలగించబడ్డాయని మనము నిర్ధారించుకోవాలి కాబట్టి మూలమునకు వెళ్లడం ద్వారా మరియు కుడి చేతివైపు పేన్ లో మీరు దీనిని చూడవచ్చు ఉపయోగించిన అన్ని సూచనలకు టిక్ మార్క్ వస్తుంది ఉపయోగించని సూచనలను మీరు తొలగించండి మరియు దీనిని నేను వివరించడానికి నేను పైన చెప్పిన విధముగా చేసి మరియు తిరిగి వెనుకకి వచ్చి టైటిల్ మరియు అప్ డేట్ పైన క్లిక్ చేశాను మరియు ఇక్కడ సూచించబడిన నాలుగు సూచనలు మాత్రమే ఉండటం మీరు గమనించగలరు మరియు మనము ఇప్పుడు టెక్స్ట్ చుట్టూ కాపీ పేస్ట్ చేయవచ్చు మరియు రిఫరెన్స్ నంబర్లు అన్నీ మీకు తగిన విధంగా మారడం మీరు గమనించవచ్చు మరియు మీరు ఈ అప్ డేట్ సైటేషన్స్ పై క్లిక్ చేస్తే మీ సూచనలు అప్ డేట్ అవుతాయి మరియు మీరు ప్రస్తావించిన క్రమాన్ని ప్రతిబింబించేలా ఇక్కడ సంఖ్యలు మారటం మీరు చూస్తారు మరియు పత్రం ఇప్పుడు సిద్ధంగా ఉంది ఇది చాలా సులభం